ఈ ఉపన్యాసంలో మేము వీన్ యొక్క సూత్రాలను ఉత్పాదించబోతున్నాము ముఖ్యంగా మనము వీన్స్ డిస్ప్లేస్మెంట్Wein's displacement నియమము మరియు వీన్ యొక్క పంపిణీని చూడబోతున్నాము మరియు రెండూ ఉష్ణగతికశాస్త్రంను ఉపయోగించి చేయబడతాయి మరియు మీకు తెలిసినట్లుగా ఉష్ణగతికశాస్త్రం నిజంగా పరస్పర చర్యల గురించి పట్టించుకోదు ఇది మాక్రోస్కోపిక్ సిద్ధాంతం మరియు వీన్ చేసిన ఈ అందమైన వాదనలను చూద్దాం మరియు రేడియేషన్ డెన్సిటీ యొక్క పంపిణీకి నిజమైన సూత్రాన్ని పొందటానికి అతను చాలా దగ్గరగా వచ్చాడు మరియు ఈ ఆవిష్కరణకు అతనికి నోబెల్ బహుమతి లభించింది కాబట్టి మొదటి విషయం వీన్స్ డిస్ప్లేస్మెంట్Wein's displacement నియమము దీని కోసం అతను గోళాకార కుహరాన్ని పరిగణించాడు ఇది చాలా నెమ్మదిగా చాలా తక్కువ వేగం v తో విస్తరించడం లేదా సంకోచించడం అని చెబుతాం ఇది చిన్న వేగం v మార్గం కావచ్చు మరియు అందువల్ల అతను ఒక కుహరం యొక్క స్థిరోష్ణక వ్యాకోచమును పరిగణించాడు ఇది గోళాకార కుహరం ఒక గోళాకార కుహరం యొక్క స్థిరోష్ణక వ్యాకోచము స్థిరోష్ణక అనగా ఉష్ణోగ్రత T వద్ద ఉష్ణ మార్పిడి 0 గా ఉంటుంది మనం ఇంతకు ముందు చూసినది ఏమిటంటే నాకు ఇలాంటి కుహరం ఉంటే సరేనా దీనిని స్థిరోష్ణక పూర్వకమైన సమస్థితిలో ఉంచడం ద్వారా విస్తరించడానికి అనుమతించినప్పుడు ఇది పీడనాన్ని వర్తింపజేసే పీడనం p ను ప్రయోగిస్తుంది సరేనా కాబట్టి నేను దానిపై కొంత బలాన్ని ప్రయోగిస్తాను మరియు అందువల్ల అది పని చేస్తుంది కాబట్టి కుహరం వ్యాకోచించేటప్పుడు కుహరం లేదా మరింత తగినట్టుగా కుహరం లోపలి రేడియేషన్ పనిచేస్తుంది కాబట్టి కుహరం వ్యాకోచించేటప్పుడు అది పని చేస్తుంది అది పని చేస్తే దాని అంతర్గత శక్తికి ఏమి అవుతుంది ఇది అంతర్గత శక్తి u చిన్నదిగా మారుతుందని సూచిస్తుంది ఎందుకంటే ఈ శక్తి ఖర్చుచేయడంతో పని జరుగుతుంది ఎందుకంటే వేడి సరఫరా చేయబడదు మరియు ఉష్ణోగ్రత తగ్గుతుందని ఘణపరిమాణం పెరుగుతుందని ఉష్ణోగ్రత తగ్గుతుందని ఇది సూచిస్తుంది అదే సమయంలో వ్యాసార్థం తగ్గుతున్నట్లయితే నేను దానిని కుదించుకుంటే ఉష్ణోగ్రత పెరుగుతుంది ఎందుకంటే లోపల ఉన్న రేడియేషన్ విస్తరించేటప్పుడు కుహరం చుట్టూ ఎగిరిపడుతున్నపుడు నేను మరింత శక్తిని పంపింగ్ చేస్తాను కాబట్టి మీరు పన్నెండవ తరగతి భౌతికశాస్త్రం నుండి గుర్తుకు తెచ్చుకోండి ఒక కదిలే గోడ నుండి ఒక కాంతి లేదా శబ్దం పరావర్తనం చెందితే దాని తరంగదైర్ఘ్యం మారుతుంది దాని ఫ్రీక్వెన్సీ మారుతుంది కాబట్టి లాంబ్డా వద్ద ఏదైనా కాంతి ఎగిరిపడుతున్నపుడు దాని పెరుగుతుంది ఎందుకంటే ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది కాబట్టి ఈ అడియాబ్యాటిక్ ఎక్స్పాన్షన్ స్థిరోష్ణక వ్యాకోచమును అధ్యయనం చేయడం ద్వారా నేను నిజంగా మార్పులు అని చెప్పగలను మరియు ఆ లాంబ్డా T కి ఎలా సంబంధం కలిగి ఉందో నేను వివరించగలను మరియు అందుకే మేము ముగించాము మరియు మేము దానిని తదుపరి చేయబోతున్నాం కాబట్టి ఇప్పుడు చూద్దాం ఈ కుహరం వ్యాసార్థం r ను కలిగి ఉన్నప్పుడు మరియు కాంతి కిరణం కేంద్రం నుండి వెళుతున్నప్పుడు ఈ మార్పులు ఎలా జరుగుతాయి నేను ఈ కోణానికి లంబంగా గీస్తే అది తాకిన చోటు తీటా మరియు ఇది కొద్దిగా మళ్లీ పరావర్తనం చెందుతుంది మరియు ఇది 2 అవుతుంది కాబట్టి అదే ఈ కోణం దీనిని మళ్ళీ చక్కగా ఇక్కడ తయారు చేయనివ్వండి కాబట్టి వెళుతున్న కాంతి కిరణం ఉంది ఇది ఒక కేంద్రం ఈ కోణం తీటా కాంతి కిరణం ఈ విధంగా పరావర్తనం చెందుతుంది మరియు కుహరం ఈ దిశలో వేగం v తో విస్తరిస్తోంది ఇప్పుడు తరంగదైర్ఘ్యంలో మార్పు డాప్లర్ సూత్రం ద్వారా ఇవ్వబడింది మరియు v అనేది c కంటే చాలా చాలా తక్కువ కాబట్టి 2sinc2v v యొక్క భాగం కాంతి దిశలో తీసుకోబడుతుంది ఇది sin కాబట్టి ఇది 2sinc అవుతుంది కాబట్టి ఇది 2sincపరావర్తనం అవుతుంది కాబట్టి ప్రతి పరావర్తనం సమయంలో ఇది తరంగదైర్ఘ్యంలోని మార్పు మరియు నేను ఈ 2 ఉష్ణోగ్రత మార్పుతో సంబంధం కలిగి ఉండాలనుకుంటున్నాను ఉష్ణోగ్రత మార్పును ఎలా లెక్కించాలి కాబట్టి ఉష్ణోగ్రత మార్పు యొక్క గణనాలు ఉష్ణగతికశాస్త్రం యొక్క మొదటి నియమాన్ని ఉపయోగించి ఇది జరుగుతుంది ఈ నియమంQUpVను తెలియజేస్తుంది ఇప్పుడు నేను అడియాబ్యాటిక్ ఎక్స్పాన్షన్ ను తీసుకుంటున్నాను కాబట్టి ఇది 0 మరియు అందువల్లUఅనేది pVకు సమానం అవుతుంది దీనిని నేను u34r2rగా వ్రాయగలను ఇక్కడ r అనేది కుహరం యొక్క వ్యాసార్థం Uఅనేది uV uV అవుతుంది ఇది uVu4r2 కాబట్టి వీటన్నింటిని ఎడమ వైపున కలిపి సేకరిద్దాం మరియు మనం కలిగివున్నuVఅనేది 43r3u4r2r u34r2r ఇప్పుడు నేను ఈ 4r2ను అన్నిటి నుండి 4r24r24r2 ద్వారా రద్దు చేసి వ్రాయగలను కాబట్టి మీరుur3 4u3r పొందుతారు కాబట్టి ఇది మనకు లభించిన ఒక ఫలితం నేను తదుపరి స్లైడ్కి వెళ్తాను మనకు లభించింది ur3 4u3r ఈ 3 రద్దు అవుతుంది మరియు నేను uu 4rrను పొందుతాను ఇప్పుడు u అనేది T4 కు అనులోమానుపాతంలో ఉంటుందని నాకు తెలుసు ఇది u 4T3T ను సూచిస్తుంది దానిని ప్రతిక్షేపిస్తే నేను uu4T3TT4 ను పొందుతాను ఇది 4TT కాబట్టి ఇవన్నీ కలపడం వల్ల నేను 4TT 4rrను పొందుతాను ఈ 4 రద్దు అవుతుంది మరియు నేను TT rr dTT drrను పొందుతాను వెంటనే Trస్థిరం అని సూచిస్తుంది వ్యాసార్థం పెరిగేకొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది కాబట్టి మనకు సంబంధిత ఉష్ణోగ్రత మరియు వ్యాసార్థం ఉన్నాయి మరియు ప్రతి పరావర్తనానికి 2sinc కూడా మనము కనుగొన్నాము మరియు మేము మరియు T లతో సంబంధం కలిగి ఉండటానికి ఈ 2 ని కలుపుతాము మేము ఎలా చేస్తామో చూద్దాం ప్రతి పరావర్తనానికి 2sinc ఇప్పుడు ప్రతి పరావర్తనానికి కాంతి ప్రయాణించే దూరం వ్యాసార్థం r అయితే ప్రతి పరావర్తనానికి సమయం 2rsin ఎందుకంటే ఇది r ఇది కాబట్టి ఇది rsin ఇది rsin కాబట్టి 2rsinc ప్రతి రిఫ్లెక్షన్ కి పట్టే సమయం 2rsinc కాబట్టి ఈ సమయంలో కుహరం గోడలు ప్రయాణించిన దూరం r సమానంగా ఉంటుంది ఇది 2rsinc కు సమానం దీనిని నేను 2sincr గా వ్రాయగలను 2sincను rr గా వ్రాయవచ్చని ఇది సూచిస్తుంది ఇప్పుడు నేను దీనిని ఈ సూత్రంలో ప్రతిక్షేపిస్తాను మరియు పొందుతాను ఇది rr లేదా ddrrకు సమానం మరియు ఇది వెంటనే మీకు rస్థిరాంకం ను ఇస్తుంది ఆ cr dcdrcr dcdrcr ను drrఅని తనిఖీ చేద్దాం కాబట్టి ఇదిrస్థిరాంకం ను తనిఖీ చేస్తుంది కాబట్టి మనకు ఏమి లభించింది మనకు Tr స్థిరాంకం లభించింది దీన్ని c1 అని పిలుద్దాం మరియు మనకు ఇప్పుడే r స్థిరాంకం కూడా లభించింది ఇది కొంత c2 మనం రెండిటిని మిళితం చేసి రెండు సమీకరణాలను గుణించవచ్చు ఈ సమీకరణం 1 మరియు ఈ సమీకరణం 2 ఇది నాకు Tస్థిరాంకం అని చెబుతుంది దీని అర్థం ఏమిటి దీని అర్థం ఈ కుహరంలో అది వ్యాపించినప్పుడు రేడియేషన్ సమస్థితి వద్ద ఉంటుంది ఇది T1 నుండి T2 కు వెళుతుంది నేను ఒక నిర్దిష్ట తరంగదైర్ఘ్యాన్ని చూస్తూ దానిని అనుసరిస్తూ ఉంటే ఈ లాంబ్డా 1 నుండి 2కు మారుతుంది ఇది T1 1 T2 2 లాగా ఉంటుంది ఈ రేడియేషన్ యొక్క కొన్ని లక్షణాలకు అనుగుణంగా ఉండాలి కాబట్టి మేము ఎంచుకున్న లక్షణం ను గుర్తించడానికి ఎంచుకున్న లక్షణం max మరియు తరువాత మేము maxTస్థిరాంకం ను వ్రాస్తాము మరియు ఇది నిర్వహించిన ప్రయోగాల ద్వారా ధృవీకరించబడింది మరియు maxTఅనేది 2900 K యొక్క క్రమం అని వారు కనుగొన్నారు కాబట్టి ఇది ధృవీకరించబడింది మరియు అందువల్ల వీన్ యొక్క విశ్లేషణ సరైనది ఈ విశ్లేషణ మొదటిసారి దూర నక్షత్రాల ఉష్ణోగ్రతను అంచనా వేయడానికి కూడా ఉపయోగించబడింది మరియు అలాంటివి ఎందుకంటే మీరు max ఉన్న వర్ణపటంలో కనుగొని ఈ సూత్రంలో ఉంచి మరియు ఇప్పుడు ఆ నక్షత్రం యొక్క ఉష్ణోగ్రతను కనుగొనండి రెండవది మరింత ముఖ్యమైనది మరియు దీని కోసం వీన్ పరిగణించినది ఏమిటంటే ఒక అధిక ఉష్ణోగ్రత T1 ను ఏర్పరుచుకున్నప్పుడు నేను తక్కువ ఉష్ణోగ్రత T2 కి వెళితే ఆ స్థానభ్రంశం సూత్రం కారణంగా 2 రేడియేషన్ మార్చబడినప్పుడు మరియు ల మధ్య రేడియేషన్ ఉందని అనుకుందాం కొన్ని శక్తి పరిమాణం మొదటి సందర్భంలో T1 అనేది u మరియు ఇది శక్తి పరిమాణం గా మారింది రెండవ సందర్భంలో ఇది u మరియు నేను జాగ్రత్తగా ఉండాలి ఇది ఉష్ణోగ్రత T2 వద్ద ఉంటుంది కాబట్టి మన దగ్గర ఉన్నది ఏమిటంటే u ఇది uకి వెళ్ళింది ఏదేమైనా ఉష్ణోగ్రత పరాధీనత ఏమిటో నాకు తెలుసు అది శక్తి పరిమాణం T4 కు అనులోమానుపాతంలో ఉంటుంది మీరు గుర్తుంచుకోండి నేను శక్తి సాంద్రత యొక్క నిష్పత్తిని తీసుకోను కానీ శక్తి పరిమాణం అందువల్ల నేను uT14 uT24ను కలిగి ఉండబోతున్నాను అది స్టీఫన్ బోల్ట్జ్మాన్ నియమము చేత నిష్పత్తిగా ఉండాలి మేము ఊహిస్తున్నది ఏమిటంటే స్టీఫన్ బోల్ట్జ్మాన్ నియమము చిన్న వ్యవధిలో శక్తి పరిమాణం కోసం కూడా వర్తించాలని సరేనా కానీ మీకు మీ సమాధానం లభిస్తుందని మీకు తెలుసు మరియు అవి సరిపోలితే మీరు సరైన మార్గంలో ఉన్నట్టు కాబట్టి ఇప్పుడు మీకు ఈ సంబంధం ఉంది ఇప్పుడు అది T1T2 T1T2ను గమనించండి మరియు ఇది వెంటనే మీకు ఇస్తుంది ఇది కలిసి మీకు T1T2 ను ఇస్తుంది మరియు మేము దీనిని ఈ సమీకరణంలో ప్రతిక్షేపిస్తాము మరియు నేను u ను పొందబోతున్నాను అనేది 1T1T15 కు అనులోమానుపాతంలో ఉంటుంది ఇది u 1T25కు సమానంగా ఉంటుంది కాబట్టి ఈ వక్రరేఖ యొక్క విశ్లేషణ మరియు లాంబ్డా మారే విధానం ద్వారా మేము u1T5ను కనుగొన్నాము ఇది u వలె ఉంటుంది ఈ ప్రైమ్లనుuT'1T5అని పిలువనివ్వండి ఇప్పుడు Tస్థిరాంకం కూడా నాకు తెలుసు కాబట్టి ఇది u5uT' 5 ను సూచిస్తుంది మరియు ఇది ఒక స్థిరాంకం కాబట్టి ఈ విశ్లేషణ ద్వారా మనకు లభించినది ఏమిటంటే u5uT' 5 ఇది ఒక స్థిరాంకం ఎలాంటి స్థిరాంకం ఉండబోతుందో నాకు తెలుసు స్పష్టంగా ఆ u అనేది మరియు ఉష్ణోగ్రత రెండింటిపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ స్థిరాంకం నేను ఏదో ఒక ప్రమేయము f గా వ్రాయబోతున్నాను ఎందుకంటే మీరు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళేటప్పుడు T మారదు మరియు అందువల్ల మీరు ఈ కుహరం పరిమాణాన్ని పెంచుతున్నప్పుడు లేదా మీరు ఒక బ్లాక్ బాడీ రేడియేషన్ నుండి మరొకదానికి ఉష్ణోగ్రతను మార్చుకుంటే కాబట్టి ఇది చాలా సాధారణ రూపంలో fగా ఉంటుంది లేకుంటే అది అంతటా స్థిరంగా ఉండేది కానీ అది మీకు మరియు T రెండింటి యొక్క ప్రమేయం గా u ఇవ్వదు అందువల్ల మేము దీనిని వ్యక్తీకరించాము మరియు ఇది u కొన్ని f5 రూపంలో ఉందని వెంటనే మీకు చెబుతుంది ఇది వీన్ యొక్క పంపిణీ ఇది uu నుండి మరియు మీరు గత ఉపన్యాసాలలో ఒకటైన నా గత ఉపన్యాసం నుండి గుర్తుచేసుకుంటే మేము ఆ u2cu ను పొందాము కాబట్టి u అనేది f5 దీనిని f c552cu గా వ్రాయవచ్చు మరియు ఇది u కొన్ని ఇతర ఫంక్షన్ g రూపంలో ఉందని సూచిస్తుంది నేను ను c గా వ్రాసాను ఇది T దీనిని g3గా కూడా వ్రాయవచ్చు కాబట్టి ఇవి 2 రూపాలు వీన్ చేత ఉత్పాదించబడినవి అది వీన్ చేత ఉత్పాదించబడింది నేను ప్రక్కన వ్రాయబోయే ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం పొందినది T ఇది ఒక స్థిరాంకం మరియు ఇచ్చిన ప్రతి కు u5స్థిరంగా ఉంటుంది కాబట్టి వేర్వేరు కోసం ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత గా నాకు ప్రయోగాత్మక వక్రత ను ఇచ్చినట్లయితే ఉష్ణోగ్రత మారినప్పుడు నేను ఎల్లప్పుడూ వేరే ఉష్ణోగ్రత వద్ద వక్రతను కనుగొనగలను నేను సంబంధిత ను కనుగొంటాను ఇది TT కు సమానంగా ఉంటుంది ఆపై u5uT' 5 అని చెప్పే ఈ సూత్రాన్ని ఉపయోగించి నేను uT' ను కనుగొనగలను కాబట్టి ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ఇచ్చిన ప్రయోగాత్మక వక్రత రేడియేషన్ డెన్సిటీ కోసం ప్రయోగాత్మక వక్రత నేను ఈ రేడియేషన్ డెన్సిటీ ను వీన్ సూత్రం యొక్క ప్రయోజనము అయిన ఇతర ఉష్ణోగ్రత వద్ద కనుగొనగలను మేము దానికి సంబంధించిన ప్రయోగాత్మక వక్రతలను తరువాతి కొద్ది ఉపన్యాసాలలో మేము మరింతగా విశ్లేషిస్తాము